ఎండ్ ఫైర్ అర్రే పై నేటి ఉపన్యాసానికి స్వాగతం మనము యూనిఫామ్ లీనియర్ అర్రే ను మునుపటి తరగతి లో చర్చించినాము ఇప్పుడు దీనికి రెండు రకాలు ఉన్నాయి ఒకటి మనము చర్చించిన బ్రాడ్సైడ్ అర్రే ఈ రోజు మనము ఎండ్ ఫైర్ అర్రే గురించి చర్చిస్తాము ఇప్పుడు భౌతికంగా బ్రాడ్సైడ్ అర్రే అంటే ఏమిటి మనము ప్రతి ఇండివిడ్యువల్ ఎలిమెంట్స్ కు ఏ ఫేజ్ షిఫ్ట్ ను ఇవ్వడం లేదు కాబట్టి బ్రాడ్సైడ్ దిశలో నిర్మాణాత్మక జోక్యానికి అన్ని జోక్యం చేసుకున్నాయి మరియు అర్రే అక్షం యొక్క బ్రాడ్సైడ్కు గరిష్టంగా వస్తోంది ఇప్పుడు ఎండ్ ఫైర్ చూడండి ఇది అర్రే అక్షం అని అనుకుందాం మరియు నాకు ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఇది ఫీడ్ అవుతుంది అని అనుకుందాం కాబట్టి ప్రతిదీ ఫీడ్ పొందుతుంది కాబట్టి ఇది I ఇది I అని చెప్పండి ఇప్పుడు అంతరిక్షంలో ఏ సమయంలో నైనా ఈ I రేడియేషన్ నాకు ఇస్తుంది ఇది ఈ కరెంట్ ఇన్ టూ e టు ద పవర్ మైనస్ j k0 r r అని మనకు తెలుసు ఇది కూడా ఉంటుంది ఇప్పుడు రేడిఐ గరిష్ట రేడియేషన్ ఈ అక్షం వెంట ఉండాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడ లేదా ఈ వైపు గరిష్టంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇది ఇక్కడకు వెళ్ళినప్పుడు ఈ దూరాన్ని బట్టి దీనికి నిర్దిష్ట ఫేజ్ స్థలం ఉంటుంది ఈ దూరం r అని అనుకుందాం కాబట్టి ఈ మొదటి దాని కారణంగా ఇక్కడ ఫీల్డ్ ఎలా ఉంటుంది ఈ 4 𝜋 మొదలైనవి ఫార్ ఫీల్డ్ I e టు ద పవర్ మైనస్ j k0 r r ఇన్ టూ కొన్ని స్థిరాంకాలు k గా ఉంటుంది ప్రతిదీ గమనించబడుతుంది ఇప్పుడు తదుపరిది ఏమిటి తదుపరిది ఇవి కాబట్టి తరువాతిది K I e టు ద పవర్ మైనస్ j k0 r ప్లస్ మరొక దూరం మైనస్ j k0 అయితే ఈ దూరం d మైనస్ j k0 d ఆ r ప్లస్ d మొదలైనవి అదేవిధంగా మరొకటి మైనస్ j k0 మైనస్ j 2 k0 d మైనస్ j 3 k0 d మొదలైనవి అవుతుంది కాబట్టి దీనికి మరియు దీనికి మధ్య వ్యత్యాసం e టు ద పవర్ మైనస్ j k0 d అని మీరు చూస్తారు ఇప్పుడు వీటితో పోల్చితే ఉత్తేజకరమైనది అయితే e టు ద పవర్ ప్లస్ j k0 d యొక్క కరెంట్ కు అదనపు ఫేజ్ ఇస్తే ఇక్కడ నేను e టు ద పవర్ ప్లస్ j 2 k0 d ఇస్తాను ఇక్కడ నేను e టు ద పవర్ సాపేక్షంగా ఇస్తాను అంటే దీనితో పోలిస్తే నేను e టు ద పవర్ j k0 d ఇస్తున్నాను దీనికి సంబంధించి నేను j 2 k0 d మొదలైనవి j 3 k0 d మొదలైనవి ఇస్తున్నాను అప్పుడు ఎగ్జైటేషన్ కరెంట్ ఫేజ్ లో ఈ భాగం రద్దు చేయబడుతోంది కాబట్టి ప్రతి ఒక్కటి ఇప్పుడు నిర్మాణాత్మకంగా జోడించబడతాయి ఇది ఎండ్ ఫైర్ అర్రే యొక్క ఆలోచన కాబట్టి ఎండ్ ఫైర్ అర్రేలో ప్రోగ్రెసివ్ ఫేజ్ షిఫ్ట్ అనేది ఇది బేస్ కన్వెన్షన్ u0 ఇది మైనస్ k0 d గా ఎన్నుకోవాలి అంటే ఒక ఇంటర్ ఎలిమెంట్ దూరం ప్రయాణించడం ఉన్న ప్లేన్ తరంగం ద్వారా మనం పొందిన ఫేజ్ స్థలం దీనికి నెగటివ్ గా ఉన్న దానిని ప్రోగ్రెసివ్ ఫేజ్ షిఫ్ట్ గా ఇస్తున్నాము కాబట్టి ఎల్లప్పుడూ u ప్లస్ u0 0 వద్ద సంభవించే మేజర్ లోబ్ మాగ్జిమా మనకు తెలుసు ఇది మనకు అర్రే పాక్టర్ నుండి వస్తుంది కాబట్టి క్రొత్తది లేదా నేను అనుకొనే umax ఎక్కడ ఉంటుంది కాబట్టి ఇప్పుడు umax మైనస్ u0 వద్ద ఉంటుంది మరియు మైనస్ u0 అంటే k0 d డయాగ్రమ్ ని చూడండి కాబట్టి ఇప్పుడు మెయిన్ లోబ్ k0d వద్ద ఉంది అంటే విసిబుల్ స్పేస్ స్పెక్ట్రం చివరిలో లోబ్లో సగం అదృశ్య స్పెక్ట్రంలో ఉన్నట్లు మీరు చూస్తారు కాబట్టి మైనస్ ఇది ఎండ్ ఫైర్ అర్రే అవుతుంది ఇప్పుడు వీటికి బదులుగా నేను దీనిని కోరుకుంటే నేను దానిని వ్యతిరేక దిశలో కోరుకుంటున్నాను కాబట్టి నేను ఈ u0 ఇస్తే ప్లస్ k0 d గా ఇస్తే నేను దాన్ని మార్చవలసి ఉంటుంది అప్పుడు ఈ umax లేదా మీరు umax అని చెప్పవచ్చు రెండవది మైనస్ u0 వద్ద ఉంటుంది మరియు అది మైనస్ k0d కాబట్టి ఈ డయాగ్రమ్ కి బదులుగా ఈ మెయిన్ లోబ్ పీక్ లో సగం మెయిన్ పీక్ ఆ చివరలో ఉంటుంది ఇది ఎండ్ ఫైర్ అర్రే కాన్సెప్ట్ కాబట్టి మరియు ఇప్పుడు ఈ umax మనకు k0 d అని లభించిన క్షణం మనం umax అంటే అది k0 d cos 𝜓 max తప్ప మరేమీ కాదు అని తెలుసుకోవచ్చు అంటే నేను ఈ మొదటిదాన్ని తీసుకుంటున్నాను కాబట్టి k0 d కాబట్టి ఇక్కడ కాస్ 𝜓 max అనేది 1 అని స్పష్టంగా చెప్పగలను అంటే 𝜓 max 0 కి సమానం కాబట్టి 𝜓 అంటే ఏమిటి ఇది అర్రే అక్షం కాబట్టి 𝜓 0 అవుతుంది అంటే వీటితో ఇది 𝜓 కాబట్టి 𝜓 0 అవుతుంది అంటే ఈ దిశలో గరిష్ట స్థాయిని కలిగి ఉంది కాబట్టి అర్రే అక్షం వెంట మేజర్ లోబ్ సంభవిస్తుంది కాబట్టి మనము అర్రే పాక్టర్ ని చూడవచ్చు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మెయిన్ లోబ్ కనిపించే స్థలం యొక్క ఎక్స్ట్రీమ్ లో ఉందని మీరు చూస్తారు కాబట్టి అధిక అవకాశం ఉంది ఈ తదుపరిది గ్రేటింగ్ లోబ్ అని మీరు చూస్తారు ఇది ఇప్పటికే చివరిలో ఉన్నందున ఈ గ్రేటింగ్ లోబ్ ఇక్కడ ప్రవేశించవచ్చు మునుపటి సందర్భంలో బ్రాడ్సైడ్ అర్రే లో ఇది మధ్యలో ఉంది ఇది మధ్యలో ఉంది మధ్యలో మెయిన్ బీమ్ ఉందని మీరు చూస్తారు ఇక్కడ ఇది ఒక ఎక్స్ట్రీమ్ లో ఉంది కాబట్టి తరువాతి ఎండ్ ఫైర్ అర్రే వచ్చే అవకాశం ఉంది కాబట్టి గ్రేటింగ్ లోబ్స్ ని నివారించడానికి మనం చేయగలిగిన వాటిని మనం కనుగొనవలసి ఉంటుంది అర్రే పాక్టర్ ఒక పిరియాడిక్ ఫంక్షన్ అని మనకు తెలుసు మనము అర్రే పాక్టర్ 2 𝜋 పీరియడ్ తో పిరియాడిక్ అని చెప్పాము కాబట్టి మైనస్ u0 మైనస్ 2 𝜋 విలువ మైనస్ k0 d కన్నా తక్కువగా ఉండాలి అని చెప్పగలను దీని అర్థం ఏమిటి ఇది నా మైనస్ u0 మరియు మైనస్ 2 𝜋 ఇది ఇక్కడకు వెళ్తుంది కాబట్టి ఇవి మైనస్ k0 d కి మించి ఉండాలి అంటే మైనస్ k0 d కన్నా తక్కువ ఉండాలి అది షరతు కాబట్టి గ్రేటింగ్ లోబ్ ని నివారించడానికి నాకు ఇవి అవసరం కాబట్టి ఎండ్ ఫైర్ కోసం u0 ఎంత u0 మైనస్ k0 d అని చూశాము కాబట్టి దీని అర్థం k0 d మైనస్ 2 𝜋 మైనస్ k0 d కన్నా తక్కువ కాబట్టి మీరు వీటిని పరిష్కరిస్తే d విలువ లాంబ్డా నాట్ 2 కంటే తక్కువగా ఉండాలని ఇది చెబుతుంది కాబట్టి ఎండ్ ఫైర్ అర్రే కోసం మీరు d ని లాంబ్డా నాట్ 2 కంటే ఎక్కువ తీసుకోలేరు కాబట్టి లోబ్ పొందకుండా ఉండటానికి u ఎల్లప్పుడూ ఆపరేటింగ్ వేవ్ లెంగ్త్ లో సగం కంటే తక్కువగా ఉండాలి కాబట్టి దీని అర్థం ఎండ్ ఫైర్ అర్రే యొక్క పొడవు సాధారణంగా బ్రాడ్సైడ్ అర్రే యొక్క పొడవు కంటే చిన్నగా ఉండాలి ఎందుకంటే గ్రేటింగ్ లోబ్ను నివారించడానికి బ్రాడ్సైడ్ అర్రే కోసం మీరు d వరకు వెళ్ళవచ్చు సాధారణంగా మనం d కన్నా కొంచెం తక్కువ తీసుకుంటాము కానీ ఇక్కడ d అంటే ఇక్కడ లాంబ్డా నాట్ లో సగం కాబట్టిఈ విషయం ఎలా ఉంటుందో మనం చూద్దాము ఎండ్ ఫైర్ అర్రే కోసం అర్రే పాటర్న్ ఇలా కనిపిస్తుంది ఇవి సైడ్ లోబ్స్ కాబట్టి మీరు x అక్షం అర్రే అక్షం అవుతుంది మరియు మెయిన్ బీమ్ అర్రే వెంట ఉంటుంది ఇది అర్రే అక్షం పై రెవల్యూషన్ యొక్క ఫిగర్ మరియు మనం ఇప్పుడు దీని యొక్క ఇతర పారామీటర్స్ ను కనుగొనవలసి ఉంది మనం వ్రాయగల అర్రే పాక్టర్ ఎండ్ ఫైర్ అర్రే యొక్క అర్రే పాక్టర్ ఏమిటి అంటే I0 సైన్ n 1 2 k0 d మీరు U0 ను చూడండి నేను ఈ దీనిని పెడతాను కాబట్టిఇది cos 𝜓 1 గా వస్తుంది ఇది అర్రే పాక్టర్ కాబట్టి మెయిన్ లోబ్ ఎక్కడ ఉందని మనము ఇప్పటికే చూశాము మెయిన్ లోబ్ ఎక్కడ ఉంది మాగ్జిమా సంభవిస్తుంది ఇప్పుడు మెయిన్ లోబ్ శూన్యత ఎక్కడ వస్తుంది కాబట్టి స్పష్టంగా ఈ మెయిన్ లోబ్ శూన్యత ఈ ఆర్గుమెంట్ ద్వారా ప్లస్ మైనస్ అయినప్పుడు అంటే n 1 2 k0 d cos 𝜓 1 ప్లస్ మైనస్ మెయిన్ లోబ్ ఇతర లోబ్స్ ను మీరు కనుగొనగలరు కానీ ఇది మెయిన్ లోబ్ కి సంబందించినది ఇప్పుడు పెద్ద విలువగల N కోసం ఈ కాస్ 𝜓 మైనస్ 1 యొక్క విలువ ఏమిటి మీరు ఇక్కడ k0 విలువ 2 𝜋 లాంబ్డా నాట్ ఉంచండి కాబట్టి ప్లస్ మైనస్ లాంబ్డా నాట్ N 1 d అవుతుంది ఇప్పుడు మీరు పెద్ద N కోసం చూస్తారు ఈ కుడి వైపు చాలా చిన్న సంఖ్య ఉంది కాబట్టి దీని అర్థం cos𝜓 విలువ 1 ప్లస్ మైనస్ ఇది ఉంది కాబట్టి 𝜓 0 కి దగ్గరగా ఉంది మరియు శూన్యాతల వద్ద 𝜓 యొక్క విలువ ప్లస్ మైనస్ డెల్టా 𝜓 అని చెప్పగలము అది చాలా చిన్న విలువ అని చెప్పగలము కాబట్టి ఇప్పుడు ఆ విలువ ఏమిటి ఇప్పుడు మనం పరిష్కరించుకోవాలి ఇప్పుడు ఈ డెల్టా 𝜓 విలువ ఏమిటి కాబట్టి ఇది మెయిన్ బీమ్ నేను వీటిని గీయగలను కాబట్టి ఇది 𝜓 వద్ద 0 కి సమానం పీక్ సంభవిస్తుందని మనము చూశాము మరియు ఇది ప్లస్ డెల్టా 𝜓 వద్ద ఉంది ఇది మైనస్ డెల్టా 𝜓 వద్ద ఉంది ఇప్పుడుచిన్న డెల్టా 𝜓 కోసం మనము cos డెల్టా 𝜓 ని వ్రాయవచ్చు సుమారుగా వీటిని సిరీస్ విస్తరణ ద్వారా 1 మైనస్ డెల్టా 𝜓 2 2 అని వ్రాయవచ్చు cos x1 x 22 కు సమానం కాబట్టి డెల్టా 𝜓 2 2 విలువ లాంబ్డా నాట్ N 1 d కి సమానం ఎందుకంటే మనము ఇప్పటికే ఈ cos 𝜓 1ను కనుగొన్నాము కాబట్టి దీనిని సమానం చేస్తే మనకు ఇది లభిస్తుంది కాబట్టి డెల్టా 𝜓 అంటే ఏమిటి డెల్టా 𝜓 విలువ 2 లాంబ్డా నాట్ N ప్లస్ 1 ఇన్ టూ d యొక్క స్క్వేర్ రూట్ అవుతుంది కాబట్టి బీమ్విడ్త్ ఏమిటి బీమ్విడ్త్ అంటే మనం ఇక్కడ చూస్తే బీమ్విడ్త్ నల్ నుండి నల్ వరకు బీమ్విడ్త్ విలువ 2 డెల్టా 𝜓 అని చెప్పాలి మరియు అది 2 ఇన్ టూ 2 లాంబ్డా నాట్ N 1 d ఇప్పుడు N 1 d విలువ అర్రే పొడవు L తప్ప మరొకటి కాదు కాబట్టి మీరు 2 ఇన్ టూ 2 లాంబ్డా నాట్ l పవర్ ½ గా వ్రాయగలరు ఈ L ఎండ్ ఫైర్ లెంగ్త్ అర్రే పొడవు తప్ప మరొకటి కాదు కాబట్టి ఎండ్ ఫైర్ అర్రే యొక్క బీమ్విడ్త్ అర్రే పొడవు యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుందని మీరు చూస్తారు అర్రే పొడవు ఎలక్ట్రికల్ అర్రే పొడవు ని వేవ్ లెంత్ లో కొలుస్తాము ఇప్పుడు ఇది బ్రాడ్సైడ్ కోసం ఇది విలోమానుపాతంలో ఉంది ఇది పొడవు యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి దీని అర్థం బ్రాడ్ సైడ్ కోసం బీమ్ అంత ఇరుకైనది కాదు కాబట్టి ఇక్కడ ఎండ్ ఫైర్ అంత ఇరుకైనది కాదు కానీ పాయింట్ ఈ ఇరుకుతనం రెండు ప్లేన్ లలో సంభవిస్తుంది ఎక్కువ బీమ్విడ్త్ E ప్లేన్ మరియు H ప్లేన్ రెండింటిలోనూ పాటర్న్ యొక్క ఇరుకుతనం ద్వారా భర్తీ చేయబడుతుంది కాబట్టి ఇది డైపోల్ పాటర్న్ అని అనుకుందాం మరియు ఇక్కడ ఇది చాలా ఇరుకైనది కాదు ఇది అర్రే పాటర్న్ ఇది డైపోల్ పాటర్న్ కాబట్టి పాటర్న్ గుణకారం ద్వారా మనకు ఇలాంటి రిజల్ట్టెంట్ పాటర్న్ ఉంటుంది కాబట్టి ఇక్కడ E మరియు H ప్లేన్ పాటర్న్ లు రెండూ అర్రే పాటర్న్ తో నిర్వహించబడతాయి మరియు N పెద్దగా ఉంటే హఫ్ వేవ్ డైపోల్ యొక్క ఎలిమెంట్ పాటర్న్ ఇక్కడ తక్కువ ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ప్రధానంగా ఎండ్ ఫైర్ అర్రే ల కోసం రిజల్ట్టెంట్ పాటర్న్ రెండూ ఎండ్ ఫైర్ విషయాలచే నిర్వహించబడతాయి ఇప్పుడు మనము డైరెక్టివిటీ ని చూద్దాము ఇప్పుడు డైరెక్టివిటీని అంచనా వేద్దాం కాబట్టి డైరెక్టివిటీ కోసం మనం తీసుకునే అర్రే పాక్టర్ I0 రూట్ 2 N ప్లస్ 1 అవుతుంది ఎందుకంటే అక్కడ మనం 3 dB విషయాలు తీసుకుంటాము ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు వ్రాసిన అర్రే పాక్టర్ ఎక్కడ ఉందో దానిని మనం ఇక్కడ ఉంచవచ్చు ఇక్కడ మనం దానిని కాస్ 𝜓 విలువ సగం గా ఉంచాలి హాఫ్ పవర్ బీమ్విడ్త్ వద్ద ఉన్న కోణాన్ని డెల్టా 𝜓 ½ అని పిలుద్దాం శూన్యత నుండి శూన్యత వరకు మనము డెల్టా 𝜓 అని పిలుస్తున్నాము ఇప్పుడు ఇది డెల్టా 𝜓 ½ కాబట్టి ఇక్కడ అనేక అంచనాలు తీసుకుంటాము ఒకటి ఇది ఇప్పటికే శూన్యత నుండి శూన్యత డెల్టా 𝜓 విలువ చిన్నది అయినందున డెల్టా 𝜓 ½ మరింత చిన్నదిగా ఉంటుంది కాబట్టి కాస్ 𝜓 ½ మైనస్ 1 ను మనం మైనస్ డెల్టా 𝜓 ½ 2 2 గా వ్రాయవచ్చు మరియు న్యూమరేటర్లో ఈ న్యూమరేటర్ ను సైన్ ఫంక్షన్ ద్వారా అంచనా వేయవచ్చు సిరీస్ విస్తరణలో విస్తరించవచ్చు రెండు పదాలను మాత్రమే తీసుకోండి కాబట్టి సైన్ x అంటే ఏమిటి sin x విలువ x x3 6 అవుతుంది మరియు డినామినేటర్ లో మీకు సైన్ k0d 2 cos 𝜓 మైనస్ 1 ఇప్పుడు cos 𝜓 మైనస్ 1 ఇది చిన్నది ఈ మొత్తం విషయం దీని ద్వారా గుణించాలి ఇది చిన్నది ఇక్కడ మొత్తం చిన్నది కాదు N 1 ఉన్నందున మనం ఇక్కడ నిజంగా విస్తరించాము మనం నేరుగా డినామినేటర్ లో వ్రాయగలము మొత్తం సైన్ విషయం సుమారుగా k0 d అవుతుంది డినామినేటర్ లో k0d 2 డెల్టా 𝜓½2 2 అవుతుంది అంటే ఇది k0 d డెల్టా 𝜓½2 4 కి సమానం కాబట్టి మీరు అక్కడ పెడితే కొంచెం సరళీకృతం చేయాలి మరియు క్యూబిక్ ఎక్స్ప్రెషన్ కూడా వస్తుంది కాబట్టి చివరకు ఈ విషయం 1 63 లాంబ్డా నాట్ 𝜋 d N 1 టు ద పవర్ హాఫ్ గా ఉంటుంది కాబట్టి ఇది డెల్టా 𝜓 అవుతుంది ఇప్పుడు ఏ సమయంలో హాఫ్ పవర్ విషయాలు వస్తాయో మనకు తెలుసు కాబట్టి ఎండ్ ఫైర్ అర్రే యొక్క మెయిన్ బీమ్ ఆక్రమించిన ఘన కోణాన్ని నేను వ్రాయగలను మరియు అది ఏమిటి 0 నుండి 2 𝜋 తరువాత 0 నుండి డెల్టా 𝜓½ sin dd𝝓 దయచేసి వీటిని గుర్తుంచుకోండి ఇది మైనస్ కాదు ఎందుకంటే ఎండ్ ఫైర్ పాటర్న్ ను చూడండి కాబట్టి మనకు ఇది మాత్రమే ఉంది ఇక్కడ ఎక్కడో డెల్టా 𝜓½ ఉంటుంది 0 నుండి 𝜓½ వరకు ఉంటుందని అనుకుందాంఎందుకంటే కనిపించే ప్రదేశంలో ఎండ్ ఫైర్ కోసం ఇతర సగం లేదు కాబట్టి ఇవి మీరు ఇలా చేస్తే చాలా సులభం ఎందుకంటే మీకు ఇప్పుడు ఈ విషయం కోసం ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి అది మీకు తెలిసిన ఈ ఎక్స్ప్రెషన్ అవుతుంది కాబట్టి 2 𝜋 1 కాస్ డెల్టా 𝜓½ మరియు దానిని 2 𝜋 డెల్టా 𝜓½ 2 2గా అంచనా వేయవచ్చు కాబట్టి ఇది 𝜋 డెల్టా 𝜓½ 2 ఇది మెయిన్ బీమ్ ఆక్రమించిన ఘన కోణం కాబట్టి డైరెక్టివిటీ అంటే ఏమిటో మనకు తెలుసు ఐసోట్రోపిక్ రేడియేటర్స్ ఘన కోణం 4 𝜋 కాబట్టి అది 4 73 N 1 d లాంబ్డా నాట్ అవుతుంది ఇది ఎండ్ ఫైర్ అర్రే యొక్క డైరెక్టివిటీ కాబట్టి ప్రజలు వీటిని పట్టికలో ఉంచారు నేను ఎలిమెంట్స్ సంఖ్యను తీసుకుంటానని అనుకుందాం మీకు d లాంబ్డా నాట్ ఉంది మరియు డైరెక్టివిటీ యొక్క సంపూర్ణ విలువ ఏమిటి సాధారణంగా 6 ఇప్పుడు d లాంబ్డా నాట్ తీసుకుందాం స్పష్టంగా లోబ్ రాకుండా ఉండటానికి ఇది 0 5 కన్నా తక్కువ ఉండాలి మనం 0 4 తీసుకుందాం ఈ విలువ 11 35 గా మారుతుంది నేను 12 చేస్తే అది0 4 ఇవి 22 7 గా ఉంటాయి నేను దీన్ని 6 కన్నా తక్కువ చేస్తే ఇది 8 51 అవుతుంది నేను 12 0 03 వస్తుంది కాబట్టి ఇవి టిపికల్ విలువలు అని మీరు చూస్తారు ఇవి నేను తీసుకున్న కొన్ని ఉదాహరణలు విషయం ఏమిటి అంటే ఈ పట్టిక డిజైనర్ యొక్క సమస్యను నొక్కి చెబుతుంది నేను ఇక్కడ నుండి గమనిస్తే ఎక్కువ డైరెక్టివిటీని పొందడానికి నేను d ని పెంచాలి కాని నేను చేయలేను అనంతంగా నా వైపు 0 5 కన్నా తక్కువ కాబట్టి దీని అర్థం ఎక్కువ లాభం పొందడానికి మీరు వీటిని చేయలేరు కాని ప్రజలు కనుగొన్నది వాస్తవానికి అది ఒక క్లాసికల్ ఉదాహరణ వుడ్వార్డ్ హెన్సన్ విషయం మీరు ఇక్కడ మెయిన్ బీమ్ ఉంచలేరు మీరు నిజంగా ఈ మెయిన్ బీమ్ మీరు అదృశ్య స్థలానికి ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారు మరియు వాస్తవానికి మీరు మెయిన్ బీమ్ ను కోల్పోతున్నారు అంటే మీరు ఈ శక్తిని కానీ మొత్తం శక్తిని కూడా కోల్పోతున్నారు కాబట్టి నష్టం వస్తుంది కానీ మొత్తం రేడియేటెడ్ శక్తి కూడా తగ్గుతుంది ఎందుకంటే డైరెక్టివిటీ అంటే ఏమిటి డైరెక్టివిటీ అనేది మాగ్జిమం రేడియేషన్ ఇంటెన్సిటీ మొత్తం రేడియేటెడ్ పవర్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ మెయిన్ బీమ్ ఉంటే మొత్తం రేడియేటెడ్ శక్తి కూడా తగ్గిపోతుంది మరియు దాని ద్వారా మీరు అక్కడ డైరెక్టివిటీని పెంచుకోవచ్చని తెలుసుకుంటారు కాబట్టి దీనిని వుడ్వార్డ్ హెన్సన్ టెక్నిక్ అంటారు కాని ఇది అడ్వాన్స్ టెక్నిక్ కాబట్టి ఈ ఎండ్ ఫైర్ అర్రే కోసం కొనసాగడానికి ఇది ఒక మార్గం కాబట్టి అర్రే లను ఎలా రూపొందించాలో మనము చూశాము మీరు బ్రాడ్సైడ్ అర్రే లేదా ఎండ్ ఫైర్ అర్రే లను మొదలైనవి కలిగి ఉండవచ్చు మరియు డైరెక్టివిటీ ఏమిటి కాబట్టి అవసరమైన డైరెక్టివిటీ నుండి మీరు అవసరం d మొదలైనవి తెలుసుకోవచ్చు మీరు చేయవలసినది తరువాత ఉపయోగకరమైన కొన్ని ఇతర అర్రే లు కొన్ని ప్రత్యేకమైన అప్లికేషన్స్ లో కూడా ఉపయోగపడే ఈ అర్రే ల యొక్క కొన్ని ఇతర సాధారణ రకాలు చూస్తాము మరియు దానితో మనము ఈ అర్రే యాంటెన్నా ఉపన్యాసాన్ని ముగించాము ధన్యవాదాలు